శుభోదయం మునుపటి ఉపన్యాసంలో మనం అమర్చిన లీనియర్ మోడల్ మంచిదా కాదా అని అంచనా వేయడానికి ఉపయోగించిన వేర్వేరు చర్యలను చూశాము ఉదాహరణకుమనం r వర్గం విలువను ఉపయోగించవచ్చు మరియు మనం r వర్గం విలువ 1 కి దగ్గరగా ఉందని కనుగొంటే లీనియర్ మోడల్ మంచిది అనే నిజాన్ని అంగీకరించవచ్చు మనం తగ్గించిన మోడల్ వాలు పారామితితో ఉన్న మోడల్ కంటే మెరుగైనదా అని f గణాంకం ఆధారంగా కూడా తనిఖీ చేయవచ్చు మనం శూన్య పరికల్పనను తిరస్కరిస్తే అక్కడ మళ్ళీ మనం లీనియర్ మోడల్ ఆమోదయోగ్యమైనదని తేల్చవచ్చు వాలు పరామితి' యొక్క ప్రాముఖ్యతను పరీక్షించడం ద్వారా కూడా మనం దీన్ని చేయవచ్చు మనం వాలు పరామితి కోసం విశ్వాస విరామాన్ని చూడవచ్చుమరియు అది 0 ను కలిగి ఉండకపోతే అప్పుడు మనం లీనియర్ మోడల్ ను అంగీకరించవచ్చు కానీ ఈ చర్యలన్నీ సరిపోవు అవి ప్రారంభ సూచికను మాత్రమే అందిస్తాయి నేను కొన్ని డేటా సెట్ను మీకు చూపిస్తాను ఒక లీనియర్ మోడల్ ను అంగీకరించడానికి ఈ చర్యలు పూర్తిగా సరిపోవు అని చూపించడానికి లీనియర్ మోడల్ అమరిక ను నిశ్చయంగా అంగీకరించడానికి లేదా నిర్ధారించడానికి మనం ఇతర విశ్లేషణ కొలతలను ఉపయోగిస్తాము కాబట్టి అన్స్కోంబ్ అందించిన డేటా సెట్ని చూద్దాం మనం గణాంకాల కొలతలను విశ్లేషించినప్పుడు ఇంతకు ముందు ఉపన్యాసాలలో ఒకదానిలో దీనిని చూశాము అన్స్కోంబ్ డేటా సెట్ ఇది 4 డేటా సెట్లు కలిగి ఉంటుంది వాటిలో ప్రతి ఒక్కటి 11 డేటా పాయింట్లను కలిగి ఉంటాయి x వర్సెస్ y అవి పాయింట్ను వివరించడానికి కృత్రిమంగా నిర్మించబడ్డాయి ఉదాహరణకు ఈ 4 డేటా సెట్లు x వర్సెస్ y గీయబడ్డాయి స్కాటర్ ప్లాట్ ఇవ్వబడ్డాయి మొదటి డేటా సెట్ ఇక్కడ రెండవ మూడవ మరియు నాల్గవ మరియు వీటన్నిటిలో మీరు స్కాటర్ ప్లాట్ను నిజంగా చూస్తే మొదటి డేటా సెట్ కు లీనియర్ మోడల్ సరిపోతుంది అని చెప్పవచ్చు మరియు బహుశా మూడవ డేటా సెట్కు సరిపోతుంది కానీ రెండవ డేటా సెట్ లీనియర్ మోడల్ మంచి ఎంపిక కాదని సూచిస్తుంది నాన్ లీనియర్ మోడల్ లేదా క్వాడ్రాటిక్ మోడల్ మంచి అమరిక గా ఉండవచ్చు చివరి డేటా సెట్ చాలా పేలవంగా రూపొందించిన డేటా సెట్ మీరు చూడవచ్చు ఆ ప్రయోగం x యొక్క 2 విభిన్న విలువలతో మాత్రమే నిర్వహించబడింది మీకు ఇక్కడ x యొక్క విలువ ఒకటి ఉంది దానికి మీకు 10 నిర్వహించిన ప్రయోగాలు ఉన్నాయి అదే x కోసం 10 వేర్వేరు y విలువలను మీరు పొందారు ఆపై మీకు x యొక్క వేరే విలువ వద్ద ప్రయోగాత్మక పరిశీలన ఇంకొకటి ఉంది కాబట్టి మీరు ఈ సందర్భంలో ఆ డేటా తో లీనియర్ మోడల్ ను అమర్చే ప్రయత్నం చేయకూడదు బదులుగా మీరు ప్రయోగదారుని వెళ్ళమని x యొక్క విభిన్న విలువలను సేకరించమని అడగాలి ఆపై తిరిగి వచ్చి అది సరైనదా కాదా అని తనిఖీ చేయడానికి ప్రయత్నించండి దురదృష్టవశాత్తు ఈ డేటా సెట్ లకు లీనియర్ రిగ్రెషన్ నిజంగా వర్తింప చేసినప్పుడు ఆపై వాలు మరియు అంతరాయ పారామితి కనుగొన్నప్పుడు మొత్తం 4 సందర్భాల్లో మనకు ఒకే అంతరాయ విలువను పొందుతుంది 3 మొత్తం 4 డేటా సెట్లు మీకు 3 విలువను పొందుతాయని మీరు చూడవచ్చు మరియు మీరు అదే వాలు పరామితి 0 5 కూడా పొందుతారు మొత్తం 4 సందర్భాల్లో కాబట్టి ఈ 4 డేటా సెట్లు లో రిగ్రెషన్ మోడల్ దేనికైనా సరిపోతుంటే మీరు అంతరాయం మరియు వాలు యొక్క అదే అంచనాను పొందుతారు ఇంకా మీరు అమరిక యొక్క అదే ప్రామాణిక లోపాన్ని పొందుతారు ఇది 1 12 అంతరాయం కోసం మరియు 0 1 వాలు కోసం మరియు మీరు వాలు పరామితి కి విశ్వాస అంతరాయం నడిపిస్తే మొత్తం 4 కేసులకు వాలు ఆమోదయోగ్యమైనది అని మీరు అంగీకరించవచ్చు మీరు తప్పుగా ముగించవచ్చు లీనియర్ మోడల్ సరిపోతుందని నిర్ధారించవచ్చు మీరు నిజంగా r వర్గం విలువ ను అమలు చేయవచ్చు మొత్తం 4 డేటా సెట్లకు అది సమానంగా ఉంటుంది మీరు వాలు పరామితి మోడల్ తో పోలిస్తే తగ్గిన మోడల్ ఆమోదయోగ్యమైనదా అని పరికల్పన పరీక్ష చేయవచ్చు మళ్ళీ మీరు శూన్య పరికల్పన f గణాంకాన్ని ఉపయోగించి తిరస్కరిస్తారు మరియు మీరు మొత్తం 4 కేసులకు ఒకటే రకమైన ఫలితాన్ని పొందుతారు లీనియర్ మోడల్ మంచి అమరిక అని స్పష్టంగా అది అలా కాదు ఎవరైనా స్కాటర్ ప్లాట్లు చేయవచ్చు మరియు దీనిని ఈ ప్రత్యేక సందర్భంలో నిర్ధారించడానికి ప్రయత్నించవచ్చు ఎందుకంటే ఇది ఒక ఏకరీతి ఉదాహరణ కానీ మీకు అనేక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నప్పుడు అప్పుడు మీరు అలాంటి స్కాటర్ ప్లాట్లు అంత సులభం కాని వాటిని పరిశీలించాలి కాబట్టి 100 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయని మీరు అనుకుంటే Y మరియు x యొక్క అటువంటి 100 ప్లాట్లను మీరు పరిశీలించాలి మీరు దాని నుండి దృశ్య తీర్మానం చేయడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి మనం ఇతర రకాలను అవశేష ప్లాట్లు అని పిలువబడే ప్లాట్ల ను ఉపయోగిస్తాముఇవి మనల్ని చేయిస్తుంది అది ఒక ఏకరీతి రిగ్రెషన్ సమస్య లేదా మల్టీవియారిట్ రిగ్రెషన్ సమస్య ఇవి ఏమిటో చూద్దాం మనం ఇప్పుడు అడగడానికి ప్రయత్నిస్తున్న ప్రధాన ప్రశ్నలు లీనియర్ మోడల్ సరిపోతుందా అని మనకు చూసిన కొన్ని చర్యలు ఉన్నాయి కానీ అవి సరిపోవు మనం అదనపు విషయాలను ఉపయోగిస్తాము మనం లీనియర్ రిగ్రెషన్ చేసినప్పుడు అదనపు అంచనాలను చేసాము అవి స్పష్టంగా చెప్పబడలేదు కానీ డిపెండెంట్ వేరియబుల్స్ ను చెడగొట్టే లోపాలు సాధారణంగా పంపిణీ చేయబడ్డాయి అని మరియు వాటికి ఒకేలాంటి వైవిధ్యం ఉంటుందని మనం ఊహఇస్తున్నాము ఈ అంచనాల క్రింద మాత్రమే మీరు లీనియర్ రిగ్రెషన్ చేయడానికి కనీస వర్గాల పద్ధతి ఉపయోగించగలరు కనీసం వర్గాల పద్ధతిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయని నిరూపించగలరు కాబట్టి ఇది నిజమో కాదో మనకు తెలియదు లోపాలు సాధారణంగా పంపిణీ చేయబడ్డాయా మరియు సమాన వైవిధ్యాన్ని కలిగివున్నాయా అని మనం ధృవీకరించాలి మనకు తొలగించాల్సిన అవుట్లెర్స్ ఉన్న డేటా సమస్య కూడా ఉండవచ్చు అది కూడా మనం పరిష్కరించాలి అదనపు ప్రశ్నలు కొన్ని పరిశీలనలు ఇతరులు కంటే అనవసరంగా అధిక ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు మనం అలాంటి పాయింట్లను గుర్తించాలనుకుంటున్నాము వాటిని తొలగించవచ్చు లేదా కనీసం వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము చివరగా ఒక సరళ మోడల్ లోపలి సమానం కావచ్చు కాబట్టి మనం నాన్ లీనియర్ మోడల్ను ప్రయత్నించాలి నేను లోపాలు సాధారణంగా పంపిణీ చేయబడ్డాయా వాటికి సమాన వైవిధ్యం ఉందా డేటాలో అవుట్లెర్స్ ఉన్నాయా అనే మొదటి రెండు ప్రశ్నలు మాత్రమే పరిశీలిస్తాను ఈ 2 విషయాలను అవశేష ప్లాట్లు ఉపయోగించి మనం పరిష్కరిస్తాము అన్స్కోంబ్ డేటా సెట్తో మరియు ఇతర డేటా సెట్ తో కూడా దీన్ని వివరిద్దాం అవి అవుట్లెర్స్ ఏ నా లీనియర్ మోడల్ సరిపోతుందా లేదా అంచనా వేయడానికి ఒక మార్గం మనం పిలిచే అవశేష ప్లాట్లు అనే వాటిని ఉపయోగించి ఈ అవశేషాలు ఏమిటో చూద్దాం నిర్వచనం ప్రకారం అవశేషాలు డిపెండెంట్ వేరియబుల్ యొక్క కొలిచిన విలువ ప్రతీ నమూనా యొక్క డిపెండెంట్ వేరియబుల్ మనం అమర్చిన లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఉపయోగించి yi కొలిచిన విలువను సూచిస్తుంది ŷi అనేది ఊహించిన విలువను సూచిస్తుంది కాబట్టి ఆ వ్యత్యాసం ఇలా పేర్కొనబడింది ei మరియు దీనిని అవశేషాలు అంటారు మరియు అది నిలువు దూరం తప్ప మరొకటి కాదు అమర్చిన రేఖ మరియు పరిశీలన స్థానం మధ్య ఇప్పుడు మనం ఈ అవశేషాల గణాంక లక్షణాలను లెక్కించడానికి ప్రయత్నించవచ్చు మనం ఈ అవశేషాల యొక్క వైవిధ్యం అన్నీ ఒకేలా ఉండవని చూపించగలము కొలిచిన విలువలను చెడగొట్టే అన్ని లోపాలు ఒకే వైవిధ్యం కలిగి ఉంటాయి అనే ఊహ తో మనం ప్రారంభించినప్పటికీ కానీ అమరిక యొక్క ఫలితంగా వచ్చిన అవశేషం అన్ని డేటా పాయింట్లకు ఒకటే వైవిధ్యాన్ని కలిగి ఉండవు వాస్తవానికి మీరు i అనే నమూనా యొక్క వైవిధ్యాన్ని చూపవచ్చు σ2 అని ఇది 1 తో గుణించబడిన డిపెండెంట్ వేరియబుల్ యొక్క కొలిచిన విలువలో లోపాన్నిసూచిస్తుంది pii ఇక్కడ pii నిర్వచించబడుతుంది దీనితో Pii ith నమూనాపై ఆధారపడి ఉంటుందని గమనించండి లవము ith నమూనా పై ఆధారపడి ఉంటుంది కాబట్టి pii ith నమూనాపై ఆధారపడి ఉంటుంది మరియు నమూనా నుండి నమూనా తో మారుతుంది కాబట్టి అవశేషాల వైవిధ్యం అన్నీ ఉదాహరణలకు ఒకేలా ఉండదు ఇది ఈ పరిమాణం ద్వారా ఇవ్వబడుతుంది మనం అవశేషాలు స్వతంత్రం కాదని కూడా చూపించగలము కొలతలను చెడగొట్టే లోపాలు అన్ని స్వతంత్రం అని మనం ఊహించుకునా కూడా నమూనాలోని అవశేషాలు స్వతంత్రంగా లేవు వాటికి పరస్పర సంబంధం ఉంది మరియు ఈ పరస్పర సంబంధం ఈ పరిమాణం ద్వారా ఇవ్వబడుతుంది వైవిధ్యం అవశేషాలు లేదా వాటికి సమానంగా ఉండకపోవటానికి పరస్పర సంబంధం కలిగి ఉండటానికి కారణంమీరు గమనిస్తే వాస్తవానికిఇక్కడ ఉన్న ఈ ŷi రిగ్రెషన్ యొక్క ఫలితం అని మీరు గమనించవచ్చు ఇది అన్ని వేరియబుల్స్ అన్ని కొలతలు మీద ఆధారపడి ఉంటుంది ఇది i యొక్క కొలతపై మాత్రమే ఆధారపడి ఉండదు ఈ ఊహించిన విలువ అన్ని పరిశీలనల యొక్క ఫంక్షన్ మరియు దాని కారణంగా ఇది వేర్వేరు అవశేషాల మధ్య పరస్పర సంబంధాలను పరిచయం చేస్తుంది మరియు వేర్వేరు అవశేషాలకు వేర్వేరు వైవిధ్యాలను కూడా ఇస్తుంది కాబట్టి ఇది ఉత్పన్నం చేశాక మనకు కొలతల లోని లోపం యొక్క వైవిధ్యం అయిన σ వర్గం యొక్క ముందస్తు జ్ఞానం లేకపోయినా మనం పరిమాణాన్ని అంచనా వేయవచ్చని గమనించండి మునుపటి ఉపన్యాసంలో మనం దీనిని ఇప్పటికే చూశాము దీనిని మనం SSEn 2 తో భర్తీ చేయవచ్చు ఇది ఈ σ2 యొక్క అంచనా మరియు దీనిని ప్రత్యామ్నాయం చేయండి ప్రతి అవశేషాల అంచనా వైవిధ్యాన్ని పొందడానికి మనం ఈ అవశేషాలను ప్రామాణీకరిస్తాము ఇక్కడ ప్రామాణికత అంటే అవశేషాలను అంచనా ప్రామాణిక విచలనం తో భాగించుట అని అర్థం ఇవన్నీ డేటా నుండి లెక్కించవచ్చు అందువల్ల మీరు ప్రతి నమూనా కు ప్రామాణిక అవశేషాలను పొందుతారు ఈ పరిమాణం ద్వారా ఇవ్వబడిన సరళ అమరికను చేసిన తరువాత ఇప్పుడు మీరు ఈ నిర్దిష్ట పరిమాణం ప్రామాణిక అవశేష సంకల్పం t పంపిణీని n 2 డిగ్రీల స్వేచ్ఛతో కలిగి ఉంటుందని అని కూడా చూపగలరు ఇప్పుడు ఈ గణాంక లక్షణాలు అవశేషాలపై పరీక్ష చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి అవుట్లెయిర్లను గుర్తించడానికి మరియు వేర్వేరు కొలతలలోని వైవిధ్యాలు ఒకేలా ఉంటాయా లేదా అని పరీక్షించడానికి వీటిని మనం ఉపయోగిస్తాం కాబట్టి మనం అవశేష ప్లాట్లు అని పిలవబడే అవశేషాలను ప్లాట్ చేస్తాము అవశేషాలను ప్లాట్ చేస్తాము డిపెండెంట్ వేరియబుల్ యొక్క ఊహించిన లేదా అమర్చిన విలువకు సంబంధించి అక్కడ ఉందని గుర్తుంచుకోండి ఒకే డిపెండెంట్ వేరియబుల్ అక్కడ బహుళ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నప్పటికీ మనకు ఒకటి మాత్రమే డిపెండెంట్ వేరియబుల్ ఉంది మనం అవశేషాలను డిపెండెంట్ వేరియబుల్ యొక్క అంచనా విలువ కు సంబంధించి ప్లాట్ చేయవచ్చు మరియు ఊ హించిన విలువలు రిగ్రెషన్ తర్వాత మీరు పొందవచ్చు గుర్తుంచుకోండి కాబట్టి దీనిని అవశేష ప్లాట్లు అంటారు దీనిని అవశేష వర్సెస్ అమర్చిన లేదా అంచనా వేసిన విలువ అంటారు మరియు ఈ ప్లాట్లు లీనియర్ మోడల్ యొక్క ప్రామాణికత పరీక్షించడానికి లోపాలు సాధారణంగా పంపిణీ చేయబడ్డాయా అని నిర్ణయించడానికి లోపాల మీద అంచనాలు సరైనవా అన్ని లోపాల యొక్క వైవిధ్యాలు ఒకేలా ఉన్నాయా లేదా పరీక్షించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి దీనిని హోమోసెడాస్టిక్ కేసు అంటారు అంటే అన్ని కొలిచిన విలువల్లోని లోపాలు ఒకేలా ఉంటాయి లేదా వేర్వేరు కొలిచిన విలువలలో లోపం యొక్క వైవిధ్యం సారూప్యత లేకుండా ఉంటాయి దీన్ని హెటెరోస్సెడాస్టిక్ కేసు లేదా హెటెరోస్సెడాస్టిక్ లోపం అంటారు కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి ఎలా ప్లాట్ అవుతుందో చూద్దాం ఈ ప్రతి కేసు కోసం చూద్దాం ఇప్పుడు Anscombe అందించిన 4 డేటా సెట్ల కోసం అవశేష ప్లాట్ను ప్లాట్ చేద్దాం మనం రిగ్రెషన్ మోడల్ చేశామని గమనించండి మనం ఈ పారామితులన్నింటినీ లెక్కించాము r వర్గం విశ్వాస అంతరాయం అవన్నీ ఒకేలా మారాయి అవి మనకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు లీనియర్ మోడల్ మొత్తం 4 డేటా సెట్లకు మంచిది కాదా అని ప్రాథమికంగా లీనియర్ మోడల్ సరిపోతుందని వారు చెబుతారు కానీ మనం ఇక్కడ అవశేష ప్లాట్లు చేసినప్పుడు మనం అవశేషాలను ప్లాట్ చేసాము ఇండిపెండెంట్ వేరియబుల్ కి సంబంధించి కానీ ఇది ఒక ఏకరీతి కేసు అయినందున మనం ఇండిపెండెంట్ వేరియబుల్ కి సంబంధించి ఫ్లాట్ చేశాము కానీ సాంకేతికంగా మీరు డిపెండెంట్ వేరియబుల్ యొక్క ఊహించిన విలువకు సంబంధించి అవశేషాలను ప్లాట్ చేయాలి ఎందుకంటే ఊహించిన వేరియబుల్ x పై సరళంగా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి ఈ సందర్భంలో నమూనా మీకు సమానంగా కనిపిస్తుందా అనేది పట్టించుకోనవసరం లేదు మీ అంతట మీరు ప్రయత్నించవచ్చు అవశేషాన్ని డిపెండెంట్ వేరియబుల్ యొక్క ఊహించిన విలువ అప్పుడు 4 డేటా సెట్ల కోసం అవశేషాల యొక్క ఈ రకమైన నమూనా మీరు పొందుతారు మొదటి డేటా సెట్ మీరు చూస్తే అది ఏ నమూనాను ప్రదర్శించదు అవశేషాలు ఈ కేసు మధ్య యాదృచ్చికంగా పంపిణీ చేయబడినట్లు ఉన్నాయి 3 మరియు 3 మధ్య మరియు రెండవ డేటా సెట్ కోసం ఒక ప్రత్యేకమైన నమూనా ఉంది అవశేషాలు పారవలయం లేదా వర్గం లా కనిపిస్తాయి కాబట్టి 2 వ డేటా సెట్ లో ఒక నమూనా ఉంది మూడవ డేటా సెట్ కీ ప్రాథమికంగా మీరు చెప్పగలరు ఎక్కువ లేదా తక్కువ సరళమైనవి తప్ప ఏ నమూనా లేదు స్థిరంగా అవశేషం లో వాలు మిగిలి ఉన్నందున చిన్న పక్షపాతం ఉన్నట్లు అనిపిస్తుంది డేటా సెట్ 4 మేము ఇంతకు ముందు చూసినట్లుగా పేలవంగా రూపొందించబడిన ప్రయోగాత్మక డేటా సెట్ అన్ని y విలువలు ఒకే x విలువ వద్ద పొందబడతాయి మరియు అవశేషాలు కూడా అదే చూపిస్తున్నాయి ఒకే x విలువ వద్ద పొందబడిన 10 డేటా పాయింట్లు వేర్వేరు అవశేషాలను చూపుతున్నాయి మరియు వేరే x విలువ వద్ద ఒక సింగిల్ అవశేషం ఏదో చూపిస్తుంది కాబట్టి దీని నుండి మీరు దేనినీ తీర్పు చెప్పలేరు మీరు చెప్పగలిగేది ఏమిటంటే ప్రయోగాత్మక డేటా సెట్ చాలా పేలవంగా రూపొందించబడింది మరియు మీరు తిరిగి ప్రయోగానికి వేరే డేటా సమితిని అందించమని అతనిని అడగండి ఇప్పుడు దీని ఆధారంగా 1 వ డేటా సెట్ కు ఒక లీనియర్ మోడల్ సరిపోతుందని మనం సురక్షితంగా నిర్ధారించగలము అన్ని చర్యలు మునుపటి చర్యలు కూడా సంతృప్తి చెందాయి ఇప్పుడు అవశేష ప్లాట్లు కూడా యాదృచ్ఛిక నమూనాను చూపుతాయి అంటే యాదృచ్చికం లేదా మనం నమూనా అని పిలవనిది అప్పుడు లీనియర్ మోడల్ సరిపోతుంది అయితే డేటా సెట్ 2 కోసం మనం అవశేష ప్లాట్ ను చూస్తే చెప్పవచ్చు లీనియర్ మోడల్ సరిపోదని అది ఈ డేటా సెట్ కోసం ఉపయోగించలేమని అయితే మూడవ డేటా సెట్ కోసం ఒక డేటా పాయింట్ ఉందని మనకు తెలుసు అది చాలా దూరంగా ఉంది మరియు బహుశా వీటన్నిటికీ కారణం కావచ్చు ఇక్కడ కొద్దిగా సరళ నమూనా మనం ఈ అవుట్లియర్ను తీసివేసి మళ్లీ ప్రయత్నిస్తే బహుశా ఈ పరిష్కారం ఈ సమస్యను పరిష్కరిస్తుంది మరియు లీనియర్ మోడల్ డేటా సెట్ 3 కి సరిపోతుంది డేటా సెట్ 4 కోసం మళ్ళీ ఒక ప్రత్యేకత స్థిరమైన నమూనా ఉంది మరియు అందువల్ల మనము ఆ లీనియర్ మోడల్ ఉపయోగించకూడదు అని నిర్ధారించగలము వాస్తవానికి x మరియు y ల మధ్య ఏ మోడల్ను ఉపయోగించకూడదు ఎందుకంటే y ఇక్కడ x పై ఆధారపడి ఉన్నట్లు అనిపించదు అవశేష ప్లాట్లు స్పష్టంగా ఇస్తాయి ఆట దూరంగా మరియు దీనిని ఇతర చర్యలతో పాటు ఉపయోగించాలి చివరకు డేటా కోసం అమర్చబడిన లీనియర్ మోడల్ ఆమోదయోగ్యమైనదా లేదా అని నిర్ధారించడం కాబట్టి ఈ సందర్భంలో డేటా సెట్ 1 ఖచ్చితంగా అంగీకరించవచ్చు డేటా సెట్ 2 3 కోసం మనం మరింత విశ్లేషణ చేయవలసి ఉంటుంది కానీ 2 మరియు 4 కోసం మనం లీనియర్ మోడల్ ను పూర్తిగా తిరస్కరిస్తాము ఇప్పుడు అవశేషాలను ఉపయోగించి నార్మాలిటీ కోసం పరీక్ష కూడా చేయవచ్చు మనం ఇప్పటికే ప్రోబ్ను చూశాము మనం గణాంక విశ్లేషణ యొక్క భావనను కూడా చేసాము సంభావ్యత ప్లాట్లు మనం నమూనా పరిమాణాలను ఎక్కడ ప్లాట్ చేస్తాము మనం పోల్చదలిచిన పరిమాణాల పంపిణీ నుండి కాబట్టి మనం ఇచ్చిన ఒక డేటా సెట్ ను పోల్చాలనుకుంటే ఒక నిర్దిష్ట పంపిణీని అనుసరించి అప్పుడు మనం నమూనా పరిమాణాలను ప్లాట్ చేస్తాము నిర్దిష్ట పంపిణీ కోసం వేటి కోసం అయితే మనం ఈ నమూనాను పరీక్షించాలి అనుకుంటున్నామొ వాటి కోసం కాబట్టి ఈ సందర్భంలో మనం పరీక్షించాలనుకుంటున్నాము మనకు ప్రామాణికమైన అవశేషాలు ప్రామాణికం సాధారణ పంపిణీ నుండి వచ్చాయా అని అందువల్ల మనం ప్రామాణిక సాధారణ పంపిణీ నుండి పరిమాణాలను తీసుకుంటాము మరియు ప్లాట్లు చేస్తాం మనం అర్థం చేసుకోవటానికి క్వాంటైల్ అంటే అది ఇది ఒక శతాంశం డేటా విలువ దాని కింద కొంత డేటా శాతం ఉంది ఉదాహరణకునీకు ఒక డేటా సెట్ ఇస్తే మీరు 10 శాతం డేటా ఉన్న దిగువ విలువ ఏమిటి కనుగొనాలనుకుంటే 1 28 ఇక్కడ మనకు ఇవ్వబడింది అంటే 10 శాతం నమూనాలు 1 28 క్రింద ఉన్నాయి 20 శాతం నమూనాలు 0 84 క్రింద ఉన్నాయి మరియు మొదలైనవి మొదలగునవి మనం దీనిని లెక్కించాము ఇది మనం ప్రమాణానికి వ్యతిరేకంగా సాధారణ విలువలు 10 శాతం విలువ ఇక్కడ ∞ మరియు విలువ 10 శాతం ప్లాట్ చేయవచ్చు ∞ మరియు ఆ విలువ మధ్య 20 శాతం ఉండాలి అవి ఈ సంభావ్యతలకు అనుగుణంగా x విలువలను సూచిస్తాయి మనం దానిని ఉపయోగించుకొని ప్లాట్ చేయవచ్చు దీనిని పూర్తి చేసే ముందు మనం డేటాని అమరస్తాము మనం దీన్ని ఇంతకు ముందు చూసాము నేను కేవలం పునశ్చరణ చేశాను మనం r లో Q Q norm ఫంక్షన్ అని పిలిచే దానిని ఉపయోగించవచ్చు దీనిని వాస్తవంగా చేయడం కోసం డేటా సెట్ x ను ఇస్తే మరియు Q Q norm సంభావ్యత ప్లాట్ చేయమని అడిగితే దీనిని మీ కోసం నేరుగా r లో చేయవచ్చు కాబట్టి ఇది కొంత ఏకపక్షంగా నేను తీసుకున్న నమూనా Q Q ప్లాట్ ప్రామాణిక సాధారణ పంపిణీ ద్వారా యాదృచ్ఛిక డేటా సెట్ నమూనాలు కోసం తీసుకోబడ్డాయి మరియు మీరు అవశేషాల కోసం రిగ్రెషన్ రేఖను అమర్చిన తరువాత సాధారణ Q Q ప్లాట్లు చేస్తే ఇది 45 డిగ్రీల లైన్ ను దగ్గరగా అనుసరిస్తుంది అని మీరు చూడవచ్చు కాబట్టి ప్రామాణిక సాధారణ పంపిణీ నుండి లెక్కించబడిన సైద్ధాంతిక పరిమాణాలు మరియు నమూనా అవశేషాల నుండి లెక్కించిన పరిమాణాలు ప్రామాణిక అవశేషాలు 45 డిగ్రీల లైన్ మీద పడతాయి అందువలన ఈ సందర్భంలో డేటాలోని లోపాలు ప్రామాణిక సాధారణ పంపిణీ నుండి వచ్చాయని మనం సురక్షితంగా నిర్ధారించగలము ఈ విషయం ఉంటే Q Q ప్లాట్ జరగదు 45 డిగ్రీల రేఖ నుండి ఈ పరిమాణాల యొక్క ముఖ్యమైన విచలనం మేము కనుగొంటే తరువాత సాధారణ పంపిణీ అంచనా తప్పు అంటే మనం వాస్తవానికి అనుగుణంగా కనీస వర్గం ఆత్మాశ్రయ ఫంక్షన్ను సవరించాలి రిగ్రెషన్ గుణకం పై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపకపోవచ్చు కానీ నేను దాంతో వ్యవహరించే మార్గాలు ఉన్నాయి కానీ వాటిలోకి నేను వెళ్ళను మనం పరీక్షించాల్సిన మూడవ విషయం ఏమిటంటే అవశేష వైవిధ్యాలు I క్షమించండి డేటాలోని లోపం వైవిధ్యాలు ఏకరీతి వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయా లేదా నేను వేర్వేరు నమూనాల కోసం వేర్వేరు వైవిధ్యాలను కలిగి ఉన్నానా అని మరియు మళ్ళీ ఇక్కడ మనం చేసేది ఏమిటంటే అవశేష ప్లాట్లు మరియు ప్రామాణిక అవశేషాలకు వ్యతిరేకంగా మీరు ప్లాట్ చేయాల్సిన విలువలను అంచనా వేస్తారు మరియు మీరు దీన్ని చేస్తే దీనిని చూడండి అవశేషాలలో ప్రత్యేకమైన ధోరణి లేదని తెలుస్తోంది ఉదాహరణకు కుడి వైపున అవశేషాలు దగ్గరగా విలువల సంఖ్య 2 ఉన్నప్పుడు 2 అంటే వ్యాప్తి చాలా చిన్నది అని మనం కనుగొన్నాము కాగా సిబ్బంది సంఖ్య 16 ఉన్నప్పుడు వ్యాప్తి చాలా ఎక్కువ కాబట్టి మనం అవశేషాలు నిజంగా చూసినప్పుడు వ్యాప్తి పెరుగుతుంది లేదా గరాటులా కనిపిస్తుంది అయితే ఎడమ చేతి విషయానికి అనుగుణంగా డేటా సెట్లో అటువంటి ప్రభావం కనిపించదు కాబట్టి ఇక్కడ నేను ప్రామాణిక అవశేషాలు ప్లాట్ చేసాను 2 వేర్వేరు డేటా సెట్ల కోసం కేవలం మీరు పొందే ఆకృతులను వివరించడానికి మీకు ఎడమ వైపున ఉన్న ఆకృతి లభిస్తే అప్పుడు మనం వేర్వేరు కొలతలలోని లోపాలు ఓకే వైవిధ్యం కలిగి ఉన్నాయని సురక్షితంగా నిర్ధారించవచ్చు అయితే మీరు ఒక గరాటు రకం ప్రభావాన్ని కలిగి ఉంటే మీకు ఆ లోపాలు తెలుసు విలువ పెరుగుతున్నకొద్దీ వైవిధ్యం పెరుగుతుందని కాబట్టి ఇది విలువపై ఆధారపడి ఉంటుంది ఇది మీరు ప్రామాణిక కనీస వర్గాలపద్ధతిని ఉపయోగించలేరు మీరు వెయిట్ ఉన్న కనీస వర్గాల పద్ధతిని ఉపయోగించాలని సూచిస్తుంది ఈ 4 కి అనుగుణమైన డేటా పాయింట్లు కి ఎక్కువ వెయిట్ మరియు దీనికి అనుగుణంగా ఉన్న డేటా పాయింట్లకు తక్కువ వెయిట్ ఇవ్వాలి దానిని మనం వెయిట్ ఉన్న కనీస వర్గాలు అని పిలుస్తాము అదే మనం ఆకాశం యొక్క heteroscedastic లోపాలను అని పిలిచే వాటిని డీల్ చేయాలి మళ్ళీ నేను మొత్తం విషయంలోకి వెళ్ళడం లేదునేను కేవలం వివరించాలి అనుకుంటున్నాను మొదట అవశేష ప్లాట్లు అంచనాలను ధృవీకరించడానికి ఉపయోగించారు మరియు ఆ అంచనాలు సరైనవి కాకపోతే అప్పుడు మనకు రిగ్రెషన్ విధానాన్ని సవరించడానికి దిద్దుబాటు విధానాలు ఉన్నాయి కానీ లీనియర్ మోడల్ సరిపోదు అని ఇది సూచించదు లీనియర్ మోడల్ సమర్ధత పరీక్ష ప్రాథమికంగా నమూనా మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ అక్కడ అవశేషాల్లో లేకపోతే మీరు ముందుకు వెళ్లి లీనియర్ మోడల్ t ఇతర చర్యల సంతృప్తికరంగా ఉన్నంతవరకూ సరిపోతుందని ఊహించవచ్చు కానీ ఇక్కడ అది లోపాల వైవిధ్యాలు కి సంబంధించినది ఈ సందర్భంలో మనం లీనియర్ రిగ్రెషన్ పద్ధతి నీ మాత్రమే సవరించాము మరియు ఈ సందర్భంలో మనం ఇంకా లీనియర్ మోడల్ తో వెళ్తాము కుడి వైపున చూపినట్లు మనం చేయవలసిన చివరి విషయం ఏమిటంటే డేటాను కూడా శుభ్రపరచడం మనం పెద్ద లోపాలు ఉన్న డేటాను ఉపయోగించాలనుకోవడం లేదు అవుట్లెర్స్ అని పిలిచే ఎక్కువ సంఖ్యలో కనిపించే నమూనాకు అనుగుణంగా లేని పాయింట్లు ప్రతి నమూనా యొక్క అవశేషానికి పరికల్పన పరీక్షను ఉపయోగించి అవుట్లర్లను సులభంగా గుర్తించవచ్చు ఉదాహరణకు మనం వాస్తవానికి అవశేషాలను కనుగొన్నాము మనం నిజంగా ప్రామాణిక అవశేషాలను కనుగొన్నాము కాబట్టి ప్రామాణిక అవశేషాలు సుమారుగా t పంపిణీ అనుసరిస్తాయని మనకు తెలుసు కానీ మనం తగినంత పెద్ద సంఖ్యలో నమూనాలను చేయవచ్చు ఇది సాధారణ పంపిణీని అనుసరిస్తుందని మనం ఊహించవచ్చు కాబట్టి నేను 5 శాతం ప్రాముఖ్యత స్థాయి ఉపయోగిస్తే మనం ప్రతి నమూనా అవశేషానికి ఒక పరీక్ష పరికల్పన పరీక్షను అమలు చేయగలము అవశేషాలు 2 నుండి 2 బయట ఉంటే మనం ఆ నమూనా అవుట్లియర్ అని చెప్పవచ్చు కాబట్టి ప్రతి నమూనా కోసం నమూనా ప్రామాణిక అవశేషం అంతరాయం వెలుపల ఉందో లేదో మనం పరీక్షిస్తాము మరియు ఇది ఈ అంతరాయానికి వెలుపల ఉంటే ఆ నిర్దిష్ట నమూనా బహుశా అవుట్లియర్ అని మనం నిర్ధారించగలము మన డేటా సెట్ నుండి దాన్ని తొలగిస్తాం మనం అబద్ధం చేసినప్పుడు మాత్రమే విషయం గుర్తించడం ఇది మనం మొదటిసారి రిగ్రెషన్ సరిపోయేటట్లు చేస్తాము మరియు ఔట్లియర్ డిటెక్షన్ చేస్తే మనకు అనేక అవశేషాలు కనిపిస్తాయి 2 నుండి 2 విశ్వాస అంతరాయం వెలుపల ఉండటం 95 శాతం విశ్వాస అంతరాయం ఈ సందర్భంలో మనం అన్ని నమూనాలను ఒకేసారి విసిరివేయము మనం చాలా అంతం ఉన్నదాన్ని మాత్రమే విసిరివేస్తాము మనం దాన్ని గుర్తిస్తాము అది మనం అతి పెద్ద ప్రామాణిక అవశేష పరిమాణం కలిగి ఉన్న నమూనా కు అనుగుణమైన అవుట్లియర్ను గుర్తించండి వీటిలో ఏది 2 లేదా 2 కు ఎక్కువ దూరంగా ఉంటే అది దానిని మనం తీసుకొని విడిచి పెడతాం మనం ఒకసారి దానిని తీసివేసిన తర్వాత మిగిలిన నమూనాలు పై రిగ్రెషన్ను మళ్లీ అమలు చేస్తాము మళ్ళీ ఈ అవుట్లియర్ గుర్తించే పరీక్షను అమలు చేస్తాం కాబట్టి ఒక సమయంలో ఒక ఔట్లియర్ మాత్రమే మనం తీసివేస్తాము దీనికి కారణం మనం ఒక ఔట్లియర్ గుర్తింపు చేసినప్పుడు ఒకే అవుట్లియర్ ఇతర నమూనాల యొక్క అవశేషాలను ప్రభావితం చేయగలదని మనం జాగ్రత్త వహించాలి ఎందుకంటే మన రిగ్రెషన్ పారామితులు అన్ని డేటా పాయింట్ల నుండి తీసుకోబడ్డాయి అందువల్ల ఒకే ఒక ఔట్లియర్ ఇతర అవుట్లెర్స్ విశ్వాస అంతరాయం వెలుపల ఉండేలా కారణమవుతుంది అందువల్ల విశ్వాస అంతరాయం వెలుపల ఉండే అన్ని అవశేషాలు అవుట్లెర్స్ అని మనం త్వరగా తీర్మానించడం ఇష్టం లేదు దేనికైతే గరిష్ట పరిమాణం ఉందో దానిని మాత్రమే బయటకు తీస్తాం ఆపై దీనిని మనం పునరావృతం చేస్తాము ఇది ఒక సమయంలో మనం అవుట్లియర్ గుర్తింపు కోసం చేసే సురక్షితమైన పనితీరు మళ్ళీమనం దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాము ఇక్కడ మనకు ఉదాహరణ కు US బాండ్లు ఉన్నాయి ఇది 35 నమూనాలను కలిగి ఉంటుంది ముఖ విలువ 100 డాలర్లు అవి విడుదల అయ్యాయా అనే దానిమీద ఆధారపడి ప్రతి ఒక్క బాండ్ కు వడ్డీ రేటు హామీ ఇవ్వబడుతుంది వేర్వేరు వడ్డీ రేట్లతో విభిన్న బాండ్లు ఉంటాయి కానీ ఇవి కూడా మార్కెట్లో వర్తకం చేయబడతాయి మరియు మార్కెట్లో అమ్మకపు ధర లేదా బిడ్ ధర వారు ఆకర్షించే వడ్డీ రేటును బట్టి భిన్నంగా ఉంటుంది అధిక వడ్డీ రేటు ఉన్న బాండ్ కు అధిక మార్కెట్ ధర ఉంటుంది అని మీరు అనుకుంటారు కాబట్టి మార్కెట్ ధర మరియు ఆ బాండ్ కోసం వడ్డీ రేటు మధ్య సరళ సహసంబంధం లేదా సరళ సంబంధం ఉండవచ్చు ఇక్కడ 35 నమూనాలు ఉన్నాయిఅవి దేని నుండి పొందడం మీరు శోధిస్తే నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోగల డేటా సెట్లు ఈ డేటా సెట్లు ప్రామాణికమైనవి అన్స్కోమ్బ్ డేటా సెట్ లాంటివే మరియు నేను మునుపటి ఉపన్యాసాలు లో ఉపయోగించే కంప్యూటర్ రిపేర్ టైమ్ డేటా సెట్ అని పిలిచేవి అలాంటివి మీరు రిగ్రెషన్ చేస్తే మీరు ఇలాంటి ఒక t నీ పొందుతారు లీనియర్ t మీకు సరిపోతుందని అనిపిస్తుంది r కమాండ్ lm ను అమలు చేయండి మరియు అంతరాయం 74 8 వాలు 3 6 అని మీరు కనుగొంటారు మరియు ప్రామాణిక లోపాలు ఇవ్వబడ్డాయి స్పష్టంగా మీరు p విలువ అని పిలుస్తారు అది చాలా తక్కువ అంటే మీరు ప్రాముఖ్యతను తిరస్కరించరుఅంటే అంతరాయం ముఖ్యమైనది మరియు వాలు కూడా ముఖ్యమైనది అవి 0 కి దగ్గరగా లేవు మీరు ఖచ్చితంగా విశ్వాస అంతరాయం గణించవచ్చు మరియు అదే తీర్పుకు వస్తారు మీరు f పరీక్షను అమలు చేయవచ్చు ఇక్కడ కూడా f పరీక్ష యొక్క p విలువ 11 అని చెబుతుంది అంటే మీరు శూన్య పరికల్పనను తిరస్కరిస్తారు మరియు పూర్తి మోడల్ సరిపోతుంది అని ముగిస్తారు అంటే ఇక్కడ వాలు ముఖ్యం r విలువ 0 75 సహేతుకంగా మంచిది కాబట్టి ప్రారంభ సూచికలు లీనియర్ మోడల్ సరిపోతుంది అని ఇప్పుడు ముందుకు వెళ్లి దీని కోసం అవశేష విశ్లేషణ చేద్దాం మనం ప్రామాణిక అవశేష ప్లాట్లు కోసం అవశేష ప్లాట్లు చేస్తాము మరియు ఈ 4 పాయింట్లు కు తప్ప నమూనా సంఖ్య 35 నమూనా సంఖ్య 13 నమూనా సంఖ్య 34 2 విశ్వాస అంతరాయం వెలుపల ఉన్నట్లు అనిపిస్తుంది మరియు అవి అవుట్లీయర్ అని మీరు తేల్చవచ్చు ఇతరులు హద్దులో ఉండగా అవి తప్పకుండా అవుట్ అవుట్లర్స్ కాదు ఒక రకమైన నమూనా ఉన్నట్లు అనిపిస్తుంది ప్రామాణిక అవశేషాల పెరుగుదలను పెంచే కూపన్ కాబట్టి బహుశా మోడల్లో కొంత మొత్తంలో నాన్ లీనియారిటీ ఉంది కాని తుది తీర్మానం చేయడానికి ముందు ఈ అవుట్లర్లను తొలగిద్దాం మీకు కావాలంటే మనం ఈ 4 అవుట్లర్లను ఒకేసారి తొలగించగలము నేను చెప్పినట్లు మంచి ఆలోచన కాదు బహుశా మనం నమూనా సంఖ్య 35 ను మాత్రమే తీసివేయాలి ఇది సరిహద్దు నుండి చాలా దూరంలో ఉంది అతిపెద్ద పరిమాణంతో అవశేషాలు ఉన్నాయి మరియు దీన్ని పునరావృతం చేయండి సమయం లేకపోవడం వల్ల నేను ఒకే సమయంలో మొత్తం 4 ని తీసివేసి ఆపై విశ్లేషణ చేసాను నా సలహా మీరు ఒక సమయంలో ఒకటి చేసి ఆపై దీన్ని పునరావృతం చేయండి ఇక్కడ మనం ఈ 4 నమూనాలను 4 13 35 తొలగించాము మరియు మరియు రిగ్రెషన్ విశ్లేషణను అమలు చేయండి మళ్ళీ రిగ్రెషన్ విశ్లేషణ మీరు చూడవచ్చు అన్ని నమూనాలు ప్లాట్ యొక్క కుడి వైపున చూపబడతాయి మరియు వారి సంబంధిత అంతరాయ కూపన్ వాలు అలాగే f పరీక్ష గణాంకం r వర్గం విలువ ఇక్కడ చూపబడింది ఒకసారి మనం ఈ 4 నమూనాలు ను ఆవుట్లియర్ అని పిలిచే వాటిని తీసివేసి మరల అమలు చేస్తే అప్పుడు ఆ అమరిక చాలా ఉత్తమంగా అనిపిస్తుంది T చాలా మంచిది అని ఎడమ వైపు కూడా కనిపిస్తుంది r స్క్వేర్డ్ విలువ 0775 నుండి 0 99 వరకు పెరిగిందని మీరు చూడవచ్చు అంతరాయం మరియు కూపన్ రేటు లేదా వాలుపై మళ్లీ పరీక్ష అవి ముఖ్యమైనవి అని చూపిస్తుంది మరియు అందువల్ల అవి 0 కి దగ్గరగా ఉన్నాయని మీరు అనుకోకండి ఇది f గణాంకానికి తక్కువ p విలువను కలిగి ఉందని కూడా చూపిస్తుంది అంటే తగ్గించే మోడల్ మెరుగైనది అనే శూన్య పరికల్పనను మీరు పెంచుతారు అంటే వాలు పరామితితో ఉన్న లీనియర్ మోడల్ మరింత ఉత్తమమైన అమరిక కాబట్టి ఈ సూచిక అంతా ఒక లీనియర్ మోడల్ సరిపోతుంది అని చూపిస్తుంది మరియు t మంచిది అనిపిస్తుంది కానీ మనం ఈ డేటాతో మళ్ళీ అవశేషాలు ప్లాట్ చేయాలి మరియు అది వాస్తవానికి మనకు ఏ నమూనాను చూపించకపోతే అక్కడ ఆపి అవుట్లెర్స్ కాదని మనం చెప్పగలం అందువలన మనం ఈ డేటా కోసం అమర్చిన రిగ్రెషన్ మోడల్ సహేతుకమైన మంచిది అని తేల్చవచ్చు చాలా ఇండిపెండెంట్ వేరియబుల్ మరియు ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉన్న మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ కు ఈ ఆలోచనలన్నింటినీ వాస్తవంగా ఎలా విస్తరించాలో తదుపరి తరగతి లో చూద్దాం ధన్యవాదాలు